మేధో సంపత్తి అవగాహన 'మేధో సంపత్తి' విశ్వవిద్యాలయాలలో సాంప్రదాయకంగా బోధించే సబ్జెక్టు కాదు మేధో సంపత్తి చట్టం భారతదేశంలోని న్యాయ పాఠశాలల్లో 1990 లలో ప్రవేశపెట్టబడింది ఈ మార్పు మేధో సంపత్తి చట్టం యొక్క వేగవంతమైన అంతర్జాతీయ అభివృద్ధి వల్ల వచ్చింది మేధో సంపత్తి హక్కులు మూడు విషయాల గురించి మాట్లాడతాయి అవి హక్కుల గురించి మాట్లాడతాయి ఆ హక్కుల సృష్టి గురించి మాట్లాడతాయి మరియు ఈ హక్కుల అమలు గురించి కూడా మాట్లాడతాయి హక్కుల సృష్టి మరియు వాటి అమలు మేధో సంపత్తి చట్టం యొక్క పరిధిలోని అంశాలు మరియు ఇది చట్టపరమైన విషయం కాబట్టి న్యాయవాదులు మరియు న్యాయ విద్యార్థులకు ఇది నేర్పించాల్సిన అవసరం ఉంది మేధో సంపత్తి హక్కుపై ఎంతో కొంత ఆసక్తిని చూపించే సబ్జెక్టు ఒకటుంది దాన్నే Management అంటారు B స్కూల్స్ ప్రకారం చూస్తే 'మేధో సంపత్తిని నిర్వహించడం' అనే సబ్జెక్టు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు అని భావిస్తారు మేధో సంపత్తి హక్కులు అనే సబ్జెక్టు ను 'ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్' కోర్సులో భాగంగా కొంతమంది భావిస్తారు లేదా 'బిజినెస్ కోర్సు' యొక్క చట్టపరమైన అంశాలలో భాగంగా దీన్ని బోధిస్తారు కాబట్టి B స్కూల్స్ లో ఏదో ఒక కోర్స్ లో భాగంగా మేధో సంపత్తి హక్కులను బోధిస్తారు ఒక న్యాయ విద్యలో భాగంగా చెప్పే కోర్స్ కు B స్కూల్స్ లో చెప్పే విధానానికి చాలా తేడా ఉంటుంది Management పాఠశాలలో చెప్పే విధానం ఏమిటంటే ఇక్కడ దృష్టి అంతా మేధో సంపత్తి నిర్వహణపై ఉంటుంది కాబట్టి వీటిలో ఆ హక్కులు అమలు చేసే పద్ధతి గురించి చర్చకు రాదు ఆ హక్కు ఎలా ఉల్లంఘించబడవచ్చు మరియు హక్కులు ఎలా సృష్టించబడతాయి లాంటివేమి ఇక్కడ చర్చకు రావు ఇక్కడ దృష్టి మొత్తం నిర్వహణపై ఉంది అంతే మరియు మీరు వీటిని పరిశీలిస్తే పరిమిత జీవిత మేధో సంపత్తిని అపరిమిత జీవిత మేధో సంపత్తిగా ఎలా మార్చాలనే ఆసక్తికరమైన విశ్లేషణ ఇక్కడ ఉంటుంది ఈ విషయం ప్రతీ మేనేజర్ తెలుసుకోవాలి పేటెంట్లు కాపీరైట్ మరియు నమూనాలు వంటి వాటికి పరిమిత జీవిత మేధో హక్కులుంటాయని అదే ట్రేడ్మార్క్ ట్రేడ్ సీక్రెట్లు లాంటి వాటికైతే అపరిమితమైన జీవిత హక్కులుంటాయని వీరికి తెలియాలి వీటికి గడువు తేదీ లేదు అని తెలియాలి మేనేజర్లు పరిమిత జీవిత మేధో హక్కుని అపరిమిత జీవిత మేధో హక్కుగా మార్చడానికి ఎలా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నాం కాబట్టి మేధో సంపత్తి హక్కుల నిర్వహణ గురించి చెప్పుకునేటప్పుడు మనం దీనిని మరింత వివరంగా పరిశీలిద్దాం